కాబట్టి మేము హైబ్రిడ్ పద్ధతులు అనబడే ఆఖరి మాడ్యూల్ గురించి మాట్లాడబోతున్నాము కాబట్టి మనం హైబ్రిడ్ పద్ధతులు అంటే ఏమిటో ప్రేరేపించాలి మరియు హైబ్రిడ్ పద్ధతికి ఒక నిర్దిష్ట ఉదాహరణ ఇవ్వాలి కాబట్టి హైబ్రిడ్ అనే పదం ఏమి సూచిస్తుంది కాబట్టి ఇప్పటివరకు మేము వ్యక్తిగత పద్ధతులను అధ్యయనం చేసాము మేము సమగ్ర సమీకరణాలతో ప్రారంభించాము మరియు పరిమిత మూలకాన్ని చూశాము ఆపై పరిమిత వ్యత్యాస సమయ డొమైన్ను చూసాము ప్రతి పద్ధతికి వాటి ప్లస్ మరియు మైనస్ పాయింట్లు ఉన్నాయి హైబ్రిడ్ పద్ధతులు అంటే మనం ఒకదానిని కలపడం లేదా కనీసం రెండు పద్ధతులను కలపడం కాబట్టి మేము రెండు పద్ధతుల ప్రయోజనాలను ఒక విధమైన సూత్రీకరణలోకి తీసుకోవచ్చు ప్రత్యేకించి ఈ మాడ్యూల్లో పరిమిత మూలకం పద్ధతిని సరిహద్దు సమగ్ర పద్ధతితో ఎలా సమగ్ర పరచాలో చూడబోతున్నాం కాబట్టి ఈ సరి వెనుక అత్యంత నిర్దిష్టమైన కారణాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ పద్ధతులు ఏమిటి మరియు మనకు అవి ఎందుకు అవసరం కాబట్టి మనం ఏదైనా ఉదాహరణను తీసుకోవచ్చు నేను తీసుకునే ఒక నిర్దిష్ట ఉదాహరణ స్క్యాటరింగ్ సమస్య సరే కాబట్టి స్కాటరింగ్ సమస్య ఒక సాధారణ సమస్య ఉదాహరణకు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఇది ఒక ఎయిర్క్రాఫ్ట్ అయి ఉండాలి మరియు దానిలో కొన్ని విభిన్న భాగాలు ఉన్నాయి మరియు మేము ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాము మేము ఆబ్జెక్ట్ యొక్క RCS ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం ఒక వాస్తవిక సందర్భాన్ని తీసుకుందాం మొత్తం వస్తువు ఒక మెటీరియల్ ఎయిర్క్రాఫ్ట్ తో రూపొందించబడిందని నేను పరిగణించకూడదు దానికి మెటాలిక్ ఫ్రేమ్ ఉంటుంది దీనికి గ్లాస్ కాక్పిట్ ఉంటుంది దానికి కొన్ని ప్లాస్టిక్ భాగాలు ఉంటాయి రబ్బరు టైర్ అవన్నీ వేర్వేరు విభిన్న భాగాలు కాబట్టి వాస్తవికంగా నేను ఈ వస్తువు యొక్క సరిహద్దును గుర్తించలేను మరియు సమస్యను పరిష్కరించలేను నాకు కొంత వాల్యూమ్ పద్ధతి అవసరం కాబట్టి మనకు తెలిసిన వాల్యూమ్ పద్ధతులు ఏమిటి εr అనేది స్పేస్ ఫంక్షన్గా మీకు తెలుసు మాకు తెలిసిన పద్ధతులు ఏమిటి వాల్యూమ్ ఇంటిగ్రల్ మెథడ్ ఉంది మరియు ఆపై ఫినైట్ ఎలిమెంట్ పద్ధతి ఉంది ఇక్కడ నేను లోపలికి వెళ్లి వస్తువు లోపలి భాగాన్ని విడదీస్తాను మరియు ఈ సరిహద్దు సమగ్ర పద్ధతి నేను ఈ సమస్య కోసం ఉపరితల సమగ్ర పద్ధతిని ఉపయోగించాలనుకుంటున్నాను సమస్య ఏమిటి సమగ్ర సమీకరణాలలో నేను నా తెలియని వాటిని హైగన్స్Huygen's సూత్రాన్ని ఉపయోగించి దీని వెలుపలి సరిహద్దుగా చేస్తానని చెప్పగలను నేను ఉపరితల సమగ్ర సూత్రీకరణను ఉపయోగిస్తే ఇందులో సాంకేతిక సమస్య ఏమిటి సరిహద్దు సంక్లిష్టంగా ఉండవచ్చు అంతకన్నా కష్టమైన సవాలు ఏమిటి విద్యార్థి గ్రీన్ ఫంక్షన్ ఆ మాధ్యమం కోసం గ్రీన్ ఫంక్షన్ని లెక్కించడం సులభం కాదు గణించడం సులభం అయిన ఫ్రీ స్పేస్ కోసం గ్రీన్ ఫంక్షన్ నాకు తెలుసు కానీ వైవిధ్య మాధ్యమం కోసం గ్రీన్ ఫంక్షన్ సాధ్యం కాదు కాబట్టి అది సాంకేతిక సవాలు అందుకే నేను ఉపరితల సమగ్ర సూత్రీకరణ చేయలేను కాబట్టి నా రెండు ఎంపికలు FEM మరియు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములేషన్ కాబట్టి గణన పరంగా FEM మరియు వాల్యూమ్ ఇంటెగ్రల్ మధ్య ఉన్న ప్రధాన తేడాలను తీసుకుందాం విద్యార్థి ప్రతిస్పందన సరిగ్గా FEM నాకు సమీకరణాల వాల్యూమ్ సమగ్ర వ్యవస్థ యొక్క చిన్న వ్యవస్థను అందించింది నాకు దట్టమైన సమీకరణాల వ్యవస్థను అందించింది కాబట్టి స్పీడ్ పరంగా FEM చాలా వేగంగా ఉంది మరియు వాల్యూమ్ ఇంటిగ్రల్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి కనీసం ఇంజినీరింగ్ సమస్యల కోసం మీరు సాధారణంగా FEMని ఉపయోగిస్తారు మరియు అనేక వాణిజ్య సాఫ్ట్వేర్లు FEMని ఉపయోగిస్తాయి కాబట్టి నేను ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించాలనుకుంటే ఈ సమస్య యొక్క RCS ఏమిటి అని నేను అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే నేను లెక్కించాలనుకుంటున్న సమస్య ఇప్పుడు నేను FEMని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే నేను దీన్ని ఎలా చేస్తాను మీరు అన్ని దశలను జాబితా చేయవలసిన అవసరం లేదు కానీ ప్రధాన దశ ఏమిటి కాబట్టి ఇది మీకు తెలుసు అని చెప్పనివ్వండి మా ఎయిర్ క్రాఫ్ట్ ని మరోసారి సరి చేద్దాం విద్యార్థి దానిని త్రిభుజాలుగా విడగొట్టండి దాన్ని త్రిభుజాలుగా విడగొట్టండి సరే కాబట్టి విచ్ఛిన్నం చేయండి కానీ మొదటగా నేను త్రిభుజంలోకి ఏదైనా విచ్ఛిన్నం చేసే ముందు ఇప్పుడు డొమైన్ అఫ్ ఇంటరెస్ట్ ఏమిటి ఇది ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సరిహద్దు లేదా కొంచెం ఎక్కువ ఉందా విద్యార్థి కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ ఎందుకు ఎందుకంటే నేను బౌండరీ కండిషన్ను వర్తింపజేయాలి మరియు అక్కడ మనం నేర్చుకున్న సరళమైన సరిహద్దు షరతులను శోషిస్తుంది మరియు దాని కోసం వస్తువు మధ్య మరియు నేను సరిహద్దు ని ముగించే చోట కొంచెం ఎయిర్ గ్యాప్ ఉండాలని మేము చూశాము కాబట్టి నేను సరళత కోసం ఇలాంటి సరిహద్దుని కలిగి ఉండవచ్చు నేను దానిని వృత్తం వలె చూపుతున్నాను కానీ అది సరైన ఆకారానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది గాలి ఇది వస్తువు మరియు ఇప్పుడు ఈ మొత్తం డొమైన్ను త్రిభుజాలుగా విభజించాలి మరియు ఫైనైట్ ఎలిమెంట్ విషయంలో ఇలా చేయాలి మరియు నేను దీన్ని ఎలా పరిష్కరిస్తాను ఇది వర్తించే బాహ్య సరిహద్దు RBC మరియు ఇది నాకు స్పేర్స్ సిస్టమ్ని ఇస్తుంది మరియు వాల్యూమ్ ఇంటిగ్రల్తో సమస్య ఉందని గుర్తుంచుకోండి కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్లో నేను ఎంచుకోవాల్సిన సరిహద్దు ఏది విద్యార్థి ఎయిర్క్రాఫ్ట్ కేవలం ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి ఇది కేవలం వస్తువు కానీ సమస్య దట్టమైనది విద్యార్థి దట్టమైనది సమీకరణాల దట్టమైన వ్యవస్థ కాబట్టి ఇది ప్లస్ పాయింట్ మరియు ఇది ప్రతికూల పాయింట్ దట్టమైన సమీకరణాల వ్యవస్థ కాబట్టి మీరు గుర్తుంచుకుంటే సంక్లిష్టత ఏమిటో సమీకరణాల యొక్క దట్టమైన వ్యవస్థను పరిష్కరించడం వలన దీనిని పరిష్కరించడం అసాధ్యమని మీరు కనుగొంటారు విద్యార్థి n క్యూబ్ స్థూలంగా ఇది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ దాని క్రమం n3 మరియు స్పార్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కోసం ఇది ఇది nlog లాగా ఉంటుంది కానీ ఇప్పటికీ నా ఉద్దేశ్యం log అనేది చిన్న సంఖ్య కాబట్టి n3 పెద్దదిగా మరియు పెద్దదిగా మారినప్పుడు మీరు 3 D ఎయిర్ క్రాఫ్ట్ లేదా 3 D షిప్కి వెళుతున్నారు లేదా ఏదైనా n చాలా ఎక్కువ అవుతుంది మరియు నిల్వ అవసరాలు కూడా n స్క్వేర్డ్ ఎలిమెంట్లను నిల్వ చేయడానికి దట్టమైన మీటర్ ఇక్కడ నేను స్కేలార్ టైమ్స్ n లాగా స్టోర్ చేయాలి ఎందుకంటే అక్కడ చిన్న ఎంట్రీలు మాత్రమే సరైనవి కాబట్టి మీరు FEMతో ఎందుకు ముందుకు వెళుతున్నారు మరియు అయితే ఇది ప్లస్ సైడ్ మరియు మైనస్ సైడ్ నేను గాలిని డిస్క్రెటైజ్ చేయాలి కాబట్టి ఇది కొంచెం ప్రతికూలంగా అనిపిస్తుంది కాబట్టి మనం సమగ్ర సమీకరణ పద్ధతులకు వచ్చినప్పుడు సమగ్ర సమీకరణ పద్ధతుల ద్వారా నేను ప్రత్యేకంగా ఉపరితల సమగ్ర పద్ధతుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఉపరితల సమగ్ర పద్ధతులు ఉపరితల సమగ్ర పద్ధతిలో ఇది నా వస్తువు అని చెప్పుకుందాం కొన్ని ఈ సరిహద్దుతో కొంత Γగా నిర్వచించబడింది కాబట్టి ఈ విషయంలో నా విధానం ఏమిటి కాబట్టి ఇది వాల్యూమ్ 1 మరియు వాల్యూమ్ 2 అని చెప్పుకుందాం లోపల దీనిని వాల్యూమ్ 2 అని పిలుద్దాం మరియు లోపల అంటే దాని వాల్యూమ్ 1 వెలుపల దాని వాల్యూమ్ 2 లోపల అని పిలుద్దాం కాబట్టి మేము రెండు సమీకరణాలను రూపొందించాము ఆ సమీకరణాలు పేరు ఏమిటి విద్యార్థి ఎక్స్టింక్షన్ సిద్ధాంతం ఎక్స్టింక్షన్ సిద్ధాంతం కాబట్టి మేము ఎక్స్టింక్షన్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము ఎక్స్టింక్షన్ సిద్ధాంతం తెలియని వాటిని పరిష్కరించడానికి ఉపయోగించబడింది తెలియనివి ఏమిటి టాంజెన్షియల్ ఫీల్డ్లు ఎక్కడ విద్యార్థి సరిహద్దులు ఒకటి సరిహద్దు కాబట్టి తెలియనివి టాంజెన్షియల్ ఫీల్డ్లు కాబట్టి 2 D సమస్యలో 2 D తీసుకుందాం మరియు దానిని TMగా చేద్దాం కాబట్టి నాకు తెలియనివి ఏమిటి H టాంజెన్షియల్ అనే వెక్టర్ ఉంది మరియు ఒక Ez ఇవి రెండు తెలియనివి మీరు ఉపరితల సమగ్ర సమీకరణాలను గుర్తుకు తెచ్చుకోండి అప్పటి నా వేరియబుల్స్ ∇ϕ nˆ మరియు ϕ ఇవి నా రెండు తెలియనివి ϕ నా Ez మరియు మరొకటి H టాంజెన్షియల్కు అనులోమానుపాతంలో ఉంది మేము దానిని రూపొందించాము ఇవి నా రెండు సమీకరణాలు దీనికి అదనంగా ఏ సమీకరణం నా ఉద్దేశ్యం ఏమిటంటే నాకు ఇంకా కావలసింది గ్రీన్ ఫంక్షన్లు G1 మరియు కొన్ని G2 G1 ఫ్రీ స్పేస్ కాబట్టి అందువలన సులభం మరియు G2 ఏది ఏమైనప్పటికీ ఒక భిన్నమైన వస్తువు కోసం సులభం కాదు కాబట్టి హెటెరో వస్తువు లేదు అక్కడ మీ డిఫరెన్షియల్ సమీకరణం మీరు ∇2 G k2 εr Grr′ − δ rr′ గుర్తు తెచ్చుకుంటే విద్యార్థి మీరు దానిని డిస్క్రెటై స్ చేయడం ఏమిటి మీరు దానిని డిస్క్రెటైస్ చేసినప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ G పొందలేరు ఉత్తమంగా మీరు దీని కోసం సంఖ్యా విలువలను పొందవచ్చు కాబట్టి మీరు ఈ విధానాన్ని ఉపయోగించాలనుకుంటే మీరు ప్రతిసారీ ఈ G2 సంఖ్యాపరంగా పరిష్కరించాలి మీ సమస్యని పరిష్కరించడానికి మీరు ముందుగా వెళ్లి మీ ఎప్సిలాన్ ఆర్ εr ని విడదీయాల్సిన ప్రతి పాయింట్ను పరిష్కరించాలి విద్యార్థి సర్ సరిహద్దును డిస్క్రెటైస్ చేసే పద్ధతి సరిహద్దును డిస్క్రెటైస్ చేయడం సరైనది విద్యార్థి ఆపై G 1 ఉపయోగించడం తప్ప విద్యార్థి అవును G2 అంటే మీరు k2 దేని విలువనైనా మార్చండి సరిగ్గా నేను దీన్ని స్పష్టం చేయాలి మేము మునుపటి మాడ్యూల్స్లో అధ్యయనం చేసిన ఉపరితల సమగ్ర సూత్రీకరణలో వాల్యూమ్ 2 అయిన రెండవ వస్తువు సజాతీయ వస్తువు కాబట్టి ఫ్రీ స్పేస్ కోసం నా హాంకెల్ నా గ్రీన్ ఫంక్షన్ G1 హాంకెల్ ఫంక్షన్ k|r − r′| సరిగ్గా కొన్ని స్థిరాంకాలు ఉన్నాయి మరియు దానిని పిలుద్దాం కాబట్టి మీడియం మారినప్పుడు కానీ అది సజాతీయంగా ఉన్నప్పుడు నేను ఈ k ని ఆ మాధ్యమంలోని k తో భర్తీ చేయగలను కానీ మాధ్యమం సజాతీయంగా కాకుండా వైవిధ్యంగా ఉంటే k కి అర్థం ఉండదు ఇది వాస్తవానికి ఇదే కాబట్టి అది ఈ హాంకెల్ ఫంక్షన్ కాదు నిజానికి మీరు దానిని దగ్గరి రూపంలో వ్రాయలేరు విద్యార్థి సర్ మీరు బహుశా ఉపరితల సమగ్రతను చేరుకుంటున్నారు కాబట్టి ఆ వస్తువులు సజాతీయంగా ఉన్నప్పుడు ఉపరితల సమగ్ర సమీకరణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇది జరగవచ్చు అవి జరగకపోతే మీరు FEM లేదా వాల్యూమ్ ఇంటిగ్రల్ వంటి కొన్ని వాల్యూమ్ డిస్క్రిటైజేషన్ పద్ధతికి వెళతారు ఎందుకంటే ఈ G2 ని లెక్కించడానికి ఇది చేయవచ్చు కానీ అది ఖరీదైనది సంఖ్యాపరంగా మాత్రమే చేయబడుతుంది కాబట్టి మీరు దానిని సరిగ్గా ఎన్నుకోరు కాబట్టి G2 ని సరిగ్గా ఉపయోగించబడదు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు తిరిగి చూస్తే FEM చాలా మంచి ప్రయోజనాన్ని కలిగి ఉంది అది నాకు ఒక చిన్న వ్యవస్థను త్వరగా పరిష్కరించగలదు కానీ ఈ అదనపు వాయు ప్రాంతాన్ని డిస్క్రెటైజ్ చేయవలసి వచ్చింది గాలిని డిస్క్రెటైస్ చేయడం కాకుండా దానిలోని ఇతర సమస్య ఇది సరిహద్దుతో అవును సరిహద్దు గురించి ఏమిటి అవును రేడియేషన్ సరిహద్దు షరతు తో సమస్య ఏమిటి విద్యార్థి ఎందుకంటే అవి ఎల్లప్పుడూ సాధారణమైనవి కావు కరెక్ట్ కాబట్టి తరంగం దానిని తలపైకి తాకినప్పుడు మనం పొందే సరిహద్దు షరతు ఖచ్చితంగా నిజం కానీ ఒక తరంగం దానిని ఏదైనా కోణంలో తాకినట్లయితే లోపం సున్నా కాదు అని మనం చూశాము కాబట్టి గాలిని డిస్క్రెటైస్ చేయకుండా నాకు సరికాని సరిహద్దు షరతు సమస్య ఉంది అయితే మేము ఉపరితల సమగ్ర సూత్రీకరణను చూసినప్పుడు మాకు సరిహద్దు సమస్య లేదు ఎందుకంటే ఎక్స్టింక్షన్ సిద్ధాంతం టాంజెన్షియల్ ఫీల్డ్ల ద్వారా పాటించబడే ఖచ్చితమైన సంబంధం మేము ఎటువంటి ఉజ్జాయింపులు చేయలేదు మేము ఏ గాలిని చేర్చాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా సరైన సంబంధం కాబట్టి మనం బాగా చేయగలమని నేను చెప్పినప్పుడు మీ సూచన ఏమిటి నేను FEM యొక్క ప్రయోజనాలు మరియు ఉపరితల సమగ్ర సూత్రీకరణ యొక్క ప్రయోజనాలను ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి మీరు CEM తెలిసిన ఇంజనీర్ లాగా ఆలోచిస్తే మీరు ఏమి చేస్తారు మీరు ఈ రెండింటి యొక్క ప్రతికూలతను తొలగించాలనుకుంటే త్రిభుజం అంచులు సరిహద్దును ఏర్పరుస్తాయి అవును ఇప్పుడు మేము ఈ డొమైన్తో ఈ మొత్తం డొమైన్తో ప్రారంభిస్తాము అని మీరు చెబుతున్నారు విద్యార్థి మీకు కావలసింది కాబట్టి మీ సూచన ఇలా సరిహద్దుతో ప్రారంభించండి అని విద్యార్థి ఆపై త్రిభుజాలుగా డిస్క్రెటైస్ చేయడం త్రిభుజాలకు డిస్క్రెటైస్ సరే తరువాత G2 ని ఎలా పొందాలో నాకు ఇంకా తెలియదు కానీ అది మార్చబడిన దానిలో కొనసాగుతుందని నేను భావిస్తున్నాను సమయం 1334 సరే మన దగ్గర కొన్ని రకాల బిల్డింగ్ బ్లాక్లు సరైనవని నేను భావిస్తున్నాను కాబట్టి మేము వస్తువు యొక్క అంతర్గత కోసం FEMని ఉపయోగించాలనుకుంటున్నాము విద్యార్థి సార్ మనం త్రిభుజం అంచుల వెంట ప్రయాణం చేయాలనుకుంటున్నారా సమయం 1352 చూడండి అవును FEM మీ విషయంలో సరిహద్దు షరతు స్పష్టంగా సరిహద్దులోని ప్రతి మూలకానికి వర్తిస్తుంది విద్యార్థి మీకు సరిహద్దులో తెలుసు విద్యార్థి అయితే నేను మాట్లాడుతున్నాను మీరు లోపలికి వెళ్లాలా అని వాస్తవానికి మీరు అవును లోపలికి వెళ్లాలి అవును మీరు డిస్క్రెటైస్ చేయాలి ఎందుకంటే నా ఉద్దేశ్యం FEM సమీకరణాల వ్యవస్థ మొత్తం గణన డొమైన్ త్రిభుజాలుగా విభజించబడింది విద్యార్థి సర్ సరిగ్గా విద్యార్థి కాబట్టి మీరు త్రిభుజంలోని ప్రతి తీసివేయవచ్చు కాబట్టి అవును సూచన ఏమిటంటే సరిహద్దు సమగ్రాన్ని మాత్రమే ఉపయోగించాలి కానీ దానిని పీస్వైస్ సజాతీయ ప్రాంతాలుగా మార్చడం మరియు సరిదిద్దబడిన ప్రాంతాన్ని మరియు తెలియని టాంజెన్షియల్ ఫీల్డ్లను గుణించండి ప్రతిదానిలో సరిగ్గా అవును అది చాలా శ్రమతో కూడుకున్నది సరే కాబట్టి మేము ఏమి చేస్తాము అంటే మీరు సరైన మార్గంలో ఉన్నారు ఆపై మీరు పక్కకు తప్పుకున్నారు అంతర్గత వస్తువుల కోసం FEMని ఉపయోగించండి అంటే నేను అంతర్గత సరిహద్దును డిస్క్రెటైస్ చేస్తాను అంటే గాలిని డిస్క్రెటైస్ చేసే ధరను నేను చెల్లించకూడదని నిర్ణయించుకున్నాను మరియు సరికాని సరిహద్దు షరతు యొక్క ధరను చెల్లించకూడదనుకుంటున్నాను కాబట్టి FEM యొక్క భాగం ఇక్కడ నేను సరిహద్దు షరతును విధిస్తాను నేను ABCని వర్తింపజేయడానికి బదులుగా నేను ఏదో ఒకవిధంగా సరిహద్దు సమగ్ర సమీకరణాలను ఉపయోగిస్తాను ఎందుకంటే అవి ఖచ్చితమైనవి మరియు అవి సరిహద్దు వెంట ఉన్నాయి కాబట్టి ఇది నా ఉద్దేశ్యం యొక్క ట్రిక్ ఇది సంభావిత ఆలోచన సరే కాబట్టి అంతర్గత వస్తువులు మరియు ఉపయోగం కోసం FEM ఉపయోగించండి కాబట్టి నేను దానిని ఉపరితల సమగ్రం అని పిలవడానికి బదులుగా ప్రారంభించబోతున్నాను సాహిత్యం దీనిని BI సరిహద్దు సమగ్రం అని పిలుస్తుంది ABCకి బదులుగా సరిహద్దు పరిస్థితుల కోసం సరిహద్దు సమగ్రతను ఉపయోగించండి అది ఉన్నత స్థాయిలో మా విధానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని వాస్తవానికి ఎలా సాధించగలము అనే దాని గురించి కొంచెం ఎక్కువగా వెళ్తాము కానీ ప్రేరణ స్పష్టంగా ఉంది మనం దీన్ని ఎలాగైనా చేయగలిగితే మనం గాలిని విడదీయలేము మరియు సరిహద్దు షరతు యొక్క ఖచ్చితత్వాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాము